శుభాకాంక్షలు TALE మాడ్యూల్ 2 యూనిట్ 13 కు స్వాగతం మేము అమలు దశను చూస్తున్నాము మేము అమలు దశ యొక్క మిగిలిన భాగంతో కొనసాగుతాము మునుపటి యూనిట్లో అమలు దశ యొక్క కొన్ని ఉప ప్రక్రియ లను మేము చూశాము చాలా ఉన్నాయి మరియు వాటిలో కొన్నింటిని మరియు వారి పాత్రను మేము చూశాము ప్రత్యేకించి కోర్సు యొక్క మంచి సిలబస్ను ఎలా రాయాలో కోర్సు యొక్క ప్రారంభంలోనే విద్యార్థులకు తెలియజేయాలని మేము భావించాము ఇది ఉపాధ్యాయునికి మార్గదర్శకంగా పనిచేస్తుంది అలాగే విద్యార్థి మీ స్వంత కోర్సు యొక్క సిలబస్ను సూచించిన ఆకృతిలో వ్రాయమని మేము మిమ్మల్ని గట్టిగా కోరుతున్నాము ఈ యూనిట్లో మేము అమలు దశ యొక్క మిగిలిన ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఈ ప్రక్రియలు ఏమిటి మొదట బోధనా షెడ్యూల్ ఉంది దీనిని లెక్చర్ షెడ్యూల్ లేదా లెక్చర్ ప్లాన్ అని పిలుస్తారు ఇక్కడ షెడ్యూల్ ప్లానింగ్ ఒక గంట సెషన్ల టైమ్టేబుల్ ప్రకారం కాదు కానీ అది బోధనా యూనిట్ ప్రకారం ఉంటుంది బోధనా యూనిట్ 1 గంట 2 గంటలు లేదా 3 గంటలు పట్టవచ్చు కానీ ఇది ఎల్లప్పుడూ కలిసి ఒక యూనిట్గా కనిపిస్తుంది అంటే ఒక బోధనా యూనిట్ 3 టైమ్టేబుల్ గంటలకు పైగా నిర్వహించబడవచ్చు కాని ఆ మూడు తేదీలను బోధనా షెడ్యూల్లో నమోదు చేయాలి మా అన్ని కార్యకలాపాల కోసం మా మొత్తం సూచన బోధనా షెడ్యూల్ లేదా బోధనా యూనిట్ల షెడ్యూల్ అవుతుంది ఒక బోధనా యూనిట్ ఒక సామర్థ్యంతో ముడిపడి ఉంది సమర్థత అనేది కోర్సు ఫలితం యొక్క ఒక అంశం కోర్సు ఫలితం 2 లేదా 3 సామర్థ్యాలు కొన్నిసార్లు 5 కూడా కోర్సు ఫలితాల పరిధిని బట్టి వివరించవచ్చు మరియు ఒక బోధనా యూనిట్ కూడా 1 గంట నుండి సాధారణంగా గరిష్టంగా 3 నుండి 4 గంటల వరకు మారవచ్చు ప్రతి బోధనా విభాగాన్ని నిర్వహించడం చివరిలో ఒక ఉపాధ్యాయుడుగా తెలుసుకోవాల్సింది అనుభవపూర్వకంగా ఏమిటంటే విద్యార్థులు దానిని ఎలా స్వీకరించారు ఎక్కడ వారు కష్టపడ్డారు లేదావారి పనితీరు సరిపోతుంది సరిపోదు లేదా సంతృప్తికరంగా ఉంది సంతృప్తికరంగా లేదు ప్రతి బోధనా యూనిట్ నిర్వహించిన వెంటనే అది ఎలా నిర్వహించబడుతుందో ఎక్కడ మెరుగుపరచవచ్చో మొదలైన వాటికి సంబంధించిన స్వంత పరిశీలనలను రికార్డ్ చేయడం మంచిది ఈ విధమైన రూపంలో బోధనా యూనిట్ నిర్వహించిన వెంటనే వాటిని రికార్డ్ చేయాలి మీరు చూపిన విధంగా సూచనా యూనిట్ సంఖ్యను కలిగి ఉన్నారు ఇది 8 వరకు చూపించినప్పటికీ మీరు అవసరమైనంత ఎక్కువ వరుసలను జోడించవచ్చు అప్పుడు సమర్ధతను రాయండి ప్రతి సామర్థ్యానికి షెడ్యూల్ చేసిన తేదీలను రాయండి ఆపై మీరు ఆ యూనిట్ కోసం విద్యార్థులకు ఇవ్వాలనుకుంటున్న సూచనలు ఏమైనా ఉంటే అంటే మీరు IU2 యూనిట్తో ప్రారంభించే ముందు మీ విద్యార్థులు సిద్ధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నది ఏమిటి ఆ సూచనలు 1 లేదా 2 వాక్యాల రూపంలో ఉండవచ్చు మరియు ఇది బోధనా షెడ్యూల్ను కలిగి ఉంటుంది ప్రతి బోధనా యూనిట్ తరువాత మీరు మరొక వరుసను సృష్టిస్తారు కోసం ప్లాన్ చేస్తాము ఈ అదనపు సెషన్లు ఎందుకు అవసరమో మనం అర్థం చేసుకోవాలి సాధారణంగా కోర్సు ఫలితాలకు మరియు అందుబాటులో ఉన్న సెషన్ల మధ్య అసమతుల్యత కారణంగా ఇది జరుగుతుంది అంటే పాఠ్యాంశాల రూపకల్పన చాలా తప్పుగా చేయబడిందిఎందుకంటే కోర్సులో ప్రసంగించే కంటెంట్ కేటాయించిన సమయానికంటే మించి పోతుంది విద్యార్థులు నేర్చుకోవలసిన విషయాలకు మించి పాఠ్యాంశాల రూపకల్పన ప్రతిష్టాత్మకంగా చేయబడింది సమయం ఎందుకు ఉండదంటే మీ విద్యార్థులు బాగా నేర్చుకోవాలనుకుంటే మీరు విద్యార్థులను ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది కానీ మీకు ఎక్కువ కంటెంట్ ఉంటే మీరు ఎక్కువ సంఖ్యలో ఉపన్యాసాలు మరియు ఉపన్యాసాలు చేస్తూనే ఉంటారు ఒక కారణం కోసం 2 3 తరగతులు తీసుకోకు పోయినట్లయితే లేదా మరొకటి దాని కోసం తయారు చేస్తే అర్థం చేసు కోవచ్చు షెడ్యూల్ చేసిన దానికంటే 30 40 సెషన్ లు తీసుకోవాలనుకునే ఏ ఉపాధ్యాయుడికి అయినా విద్యా పరమైన సమర్థన లేదు కోర్సు ఫలితాలకు మరియు అందుబాటులో ఉన్న సెషన్ల మధ్య అసమతుల్యత కారణంగా అదనపు సెషన్లు అవసరం కావచ్చు మరియు కొన్నిసార్లు ఉపాధ్యాయులు విద్యార్థులకు ముందస్తు జ్ఞానం లేదని గుర్తించవచ్చు తరగతికి రావడానికి విద్యార్థులకు అవసరమైన ముందస్తు నైపుణ్యాలు మరియు జ్ఞానం లేదు అనే కోణంలో మీరు దాని కోసం అదనపు తరగతులు తీసుకోవడం ఈ రకమైన విషయం మానుకోవాలి ఈ రోజుల్లో ఇంటర్నెట్ సదుపాయాలు మరియు ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఉపాధ్యాయుడు మీరు అవసరమైన ముందస్తు జ్ఞానంపై వెబ్సైట్ వెబ్పేజీని సృష్టించవచ్చు మరియు ఉపాధ్యాయుల తరగతి గదిలో సమయం గడపడానికి బదులు తరగతికి రాకముందే విద్యార్థులను నేర్చుకోమని అడగండి తప్పనిసరిగా మీరు హైస్కూల్ కాలంలో లేదా అదే సంస్థలో మునుపటి సెమిస్టర్లలో ఇంతకు ముందు చేసిన వాటిని పునరావృతం చేస్తున్నారు అంటే మీరు ఒకే విషయాన్ని రెండు లేదా మూడు సార్లు బోధించడానికి ప్రయత్నిస్తున్నారు కొన్నిసార్లు మీరు తరగతి పరీక్షలు మరియు పనులలో అసంతృప్తికరమైన పనితీరును కలిగి ఉంటారు విద్యార్థులు సాధారణంగా తప్పుగా అర్ధం చేసుకున్నట్లు అనిపించిన చోట తిరిగి వివరించడానికి మీరు అదనపు సెషన్ తీసుకోవాలనుకోవచ్చు చివరగా కొన్ని రాష్ట్రాల్లో ఒక కారణం లేదా ఇతర సమ్మెల కోసం అన్ని రకాల అంతరాయాలు ఉండవచ్చు అంటే కళాశాల మూసివేయబడింది లేదా కళాశాల పాల్గొన్న ఇతర కార్యకలాపాలు ఉన్నాయి ఈ కాలంలో తరగతులు రద్దు చేయబడవచ్చు మీరు అదనపు సెషన్లను తీసుకోవచ్చు ఎందుకంటే అంతరాయాలు తరగతి పరీక్షలలో అసంతృప్తికరమైన పనితీరు కోర్సు ఫలితాలు మరియు అందుబాటులో ఉన్న సెషన్ల మధ్య అసమతుల్యత మరియు ముందస్తు జ్ఞానం లేకపోవడం వల్ల కావచ్చు మీరు అదనపు సెషన్లు తీసుకుంటుంటే మీరు ఏ సెషన్లు తీసుకుంటున్నారో మరియు ఎందుకు తీసుకుంటున్నారో మీరు రికార్డ్ చేయాలి ప్రతి ఉపాధ్యాయుడు అలాంటి రికార్డులను సిద్ధం చేయగలిగితే ఏదో ఒక సమయంలో విభాగం ఇవన్నీ పూల్ చేయవచ్చు మరియు దిద్దుబాటు చర్యలు ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడవచ్చు ఉదాహరణకు ఒకరు ఇలా వ్రాయగలరు సెషన్ యొక్క అదనపు స్వభావం ఖచ్చితంగా ఏమిటి మీరు చేస్తున్నారు CO5 C2 పై అదనపు ఉపన్యాసం ఆ అదనపు సెషన్ నిర్వహించడానికి కారణాలు మీరు రికార్డ్ చేయగలిగితే మీ పాఠ్యాంశాలను మీరు కలిగి ఉన్న విద్యార్థులకు మరియు మంచి అభ్యాసాన్ని సులభతరం చేయడానికి మీకు అందుబాటులో ఉన్న సమయాన్ని గుర్తించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గంగా ఉపయోగపడుతుంది అదనపు సెషన్ల రికార్డ్ విభాగానికి అమలు దశలో ఉన్న కార్యకలాపాలలో ఒకటి అసెస్మెంట్ సాధనాల రూపకల్పన డిజైన్ దశలో ఇది విస్తృతంగా పరిష్కరించబడింది మేము అమలు దశ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము కోర్సు డెలివరీ యొక్క ఒక ఉదాహరణ గురించి మాట్లాడుతున్నాము బోధకుడు మొత్తం సెమిస్టర్కు అవసరమైన అన్ని నిర్మాణాత్మక మరియు సంక్షిప్త పరికరాలను రూపకల్పన చేయాలి 3 పరీక్షలు 2 అసైన్మెంట్లు 3 క్విజ్లు మరియు 1 ఎండ్ సెమిస్టర్ పరీక్షలు ఉంటే అప్పుడు అవన్నీ కొంచెం ముందుగానే రూపకల్పన చేయవలసి ఉంటుంది ఎంత సమతుల్య పరీక్ష అప్పుడు ఈ సాధనాల రూపకల్పన చాలా సులభం బాగా సమతుల్య అంచనా అనేది ప్రతి CO కి సరైన వెయిటేజీని సూచిస్తుంది మరియు CO లు మరియు సామర్థ్యాలతో సంబంధం ఉన్న అభిజ్ఞా స్థాయిలకు కొన్ని చివరి మార్పులను చేయాలనుకోవచ్చు ఈ రోజుల్లో ప్రతిదీ కంప్యూటరీకరించబడినందున ఈ చివరి మార్పులను చేయడం మరియు పరీక్షలను అమలు చేయడం కష్టం కాదు మీరు రూపకల్పన చేస్తున్న వస్తువుల రకాన్ని బట్టి మీరు మీలాంటి విభిన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలనుకోవచ్చు క్విజ్ల కోసం LMS ను ఉపయోగించవచ్చు మరియు త్వరగా ఫలితాలను పొందవచ్చు మీరు నిర్దేశించిన ఆకృతిలో అసైన్మెంట్లను విద్యార్థి సమర్పించవచ్చు ఉదాహరణకు వారు దాని చిత్రాన్ని తీయవచ్చు మరియు దానిని మీకు వాట్సాప్లో లేదా LMS లోకి పంపవచ్చు అన్ని సాధనాల్లోని అన్ని అంశాలను CO లు సామర్థ్యం మరియు అభిజ్ఞా స్థాయి లతో ట్యాగ్ చేయాలి ఈ మూడు ట్యాగ్లు తప్పనిసరి మరియు దానితో సాధనల గురించి మన తదుపరి లెక్కలన్నీ చేయవచ్చు లేదా పరికరం ఎంత సమతుల్యంగా ఉందో చూడటానికి ట్రాక్ చేయవచ్చు అసెస్మెంట్ సాధన రూపకల్పన అనేది ఒక ప్రధాన కార్యాచరణ ప్రత్యేకించి మీరు మొదటిసారి లేదా రెండవ సారి కోర్సు ఇస్తుంటే ఆ తర్వాత విషయాలు స్థిరీకరించాలి మంచి మదింపు సాధనాల రూపకల్పన చాలా తక్కువ ఒత్తిడితో ఉండాలి సంక్షిప్త మదింపు సాధనాలకు సంబంధించి మీరు అన్ని CO ల సాధనపై శ్రద్ధ వహించాలి విద్యార్థులు కొన్ని CO లను ఎంపిక నుండి వదిలివేయలేని విధంగా మీరు రూపకల్పన చేయాలి ఉదాహరణకు ఎ ప్లస్ను ఎప్పటికప్పుడు పొందాలనే దానిపై చాలా మందికి ఆసక్తి లేదు వారు 'నేను సహేతుకంగా బాగా చేస్తే అది నాకు సరిపోతుంది మరియు ఆ ప్రక్రియలో నేను నా ప్రయత్నాన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తాను ' అని అంచనా వేసే పరికరం యొక్క నమూనాను చూడటం ద్వారా వారు కొన్ని భాగాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రారంభించవచ్చు అప్పుడు కోర్సు యొక్క ఉద్దేశ్యం కూడా పోతుంది ప్రజలు కొంత ఎంపికను కోరుకుంటారు ఎంపిక ఇవ్వబడితే అది ఒకే CO లకు చెందిన వస్తువుల మధ్య ఉండాలి ఇది రెండు వేర్వేరు CO ల మధ్య ఉండకూడదు ఈ సందర్భంలో ఒక CO ని పూర్తిగా విస్మరించవచ్చు మీరు ఒక కోర్సు యొక్క CO లను పరిశీలిస్తే కనీసం చాలా సార్లు CO1 CO2 కు ఒక అవసరం CO2 CO3 కు ఒక అవసరం మరియు మొదలైనవి అంటే మునుపటి CO లు తరువాతి CO లకు అవసరం మీరు అడిగితే అడిగిన అన్ని ప్రశ్నలు చివరి తరగతులను నిర్ణయించడంలో CO1 CO2 మరియు CO3 లకు అదనపు వెయిటేజీని ఇచ్చే అవకాశం ఉంది ఏదో ఒకవిధంగా ఇది అవ్యక్తంగా లేదా అనుకోకుండా రూపకల్పన దశలో మేము ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఒక ఐటెమ్ బ్యాంక్ సృష్టించబడితే ఏకరీతి నాణ్యత గల అన్ని మదింపు సాధనాలను సృష్టించడం సులభం అవుతుంది అటువంటి ఐటెమ్ బ్యాంక్ సృష్టించడానికి సమయం పడుతుందని మేము అంగీకరిస్తున్నాము ఈ రోజుల్లో ఇంటర్నెట్లో చాలా సమాచారం అందుబాటులో ఉంది ఇక్కడ ప్రతి సబ్జెక్టుకు చాలా ప్రశ్నలు అందుబాటులో ఉన్నాయి వాటన్నింటినీ సేకరించి క్యూరేట్ చేయండి మరియు కొంచెం సవరించండిమరియు మీ కోర్సు కోసం కొన్ని రోజుల ఇంటెన్సివ్ ప్రయత్నంతో మీరు మీ ప్రశ్నార్థక బ్యాంకును కలిగి ఉండవచ్చు ఇది మీ ప్రారంభ స్థానం కావచ్చు అందుబాటులో ఉన్న ప్రశ్నలను క్యూరేట్ చేసి వాటిని మీ కోర్సు ఫలితాలతో అమర్చిన తరువాత మీరు వాటిని తగిన విధంగా ట్యాగ్ చేయాలి మరియు అది మీ ఐటెమ్ బ్యాంక్కు ప్రారంభ స్థానం అవుతుంది అసైన్మెంట్లు క్లాస్ టెస్ట్లు మరియు మొదలైన వాటిలో పనితీరును చూసిన తరువాత ఇవి మీకు లభించిన మార్కులు అని మీరు చెప్పలేరు మీరు వారి పనితీరును మెరుగుపరచడంలో విద్యార్థులకు సహాయం చేయాలనుకుంటున్నారు లేదా వారు తగినంతగా అర్థం చేసుకోని చోట లేదా వారు తగినంతగా సాధన చేయని వాటిని గుర్తించి వారు ఏమి చేయాలి అని చెబుతారు కాబట్టి అన్ని CIE మదింపుల తర్వాత విద్యార్థులకు అభిప్రాయాన్ని ఇవ్వాలి మొత్తం తరగతి పనితీరును చూడటం ద్వారా మీరు విద్యార్థులందరికీ ఇవ్వవలసిన ఫీడ్బ్యాక్ను ఇవ్వవచ్చు ఈ ఫీడ్బ్యాక్ విషయానికి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్ల రూపంలో ఉండవచ్చుమరియు లోపాలను మరియు కొంతమంది లేదా చాలా మంది విద్యార్థులు భావనలను అర్థం చేసుకోవడంలో లేదా విధానపరమైన జ్ఞానాన్ని వర్తింపజేయడంలో అవసరం ఉంటుంది మీరు ఇవన్నీ రాసేటప్పుడు అవి బోధకుడికి అభిప్రాయంగా కూడా పనిచేస్తాయి చాలా మంది విద్యార్థులు ఒక నిర్దిష్ట తప్పు చేస్తున్నట్లు మీరు కనుగొంటే బోధకుడు సరిదిద్దాల్సిన అవసరం ఉంది మరియు అతని తదుపరి సూచనలను సర్దుబాటు చేయాలి ఈ ఫీడ్బ్యాక్లన్నీ ఉపాధ్యాయుని కోర్సు యొక్క తదుపరి సమర్పణను మరింత మెరుగ్గా ప్లాన్ చేయడానికి దోహదపడతాయి పైన చూపిన విధంగా మీరు పట్టికను సృష్టించవచ్చు మరియు మీరు అవసరమైన విధంగా అడ్డు వరుసలను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు విద్యార్థుల ప్రతిస్పందనలను బట్టి మీరు అనేక ప్రకటనలు రాయవచ్చు మీరు దానిని పట్టిక రూపంలో బంధిస్తే ప్రతిదీ నిర్మాణాత్మకంగా ఉంటుంది మేము అంచనా సాధన మరియు విద్యార్థుల పనితీరుపై పరిశీలనలను కూడా పరిశీలిస్తాము ప్రతి సంవత్సరం విద్యార్థులు భిన్నంగా ఉంటారు మరియు వేర్వేరు మదింపులలో వారి పనితీరు కూడా భిన్నంగా ఉంటుంది అసెస్మెంట్ సాధనాల స్వభావం లేదా విద్యార్థుల పనితీరుపై బోధకుడి పరిశీలనలను రికార్డ్ చేయడం ద్వారా తదుపరిసారి అదే కోర్సును అందించినప్పుడు అంచనాను మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది ఒకరు చాలా తేలికైన టెస్ట్ పేపర్ లేదా కష్టమైన టెస్ట్ పేపర్ ఇవ్వడం కావచ్చు కాబట్టి ఇది కష్టమైన పరీక్షా కాగితం అయితే చాలా మంది విద్యార్థులు బాగా రాణించలేరు ఇది సులభమైన టెస్ట్ పేపర్ అయితే ప్రతి ఒక్కరూ అధిక మార్కులు సాధిస్తారు కాబట్టి ఈ రకమైన విషయం ఫీడ్బ్యాక్గా కూడా పనిచేస్తుంది మరియు మీ పరీక్ష కాగితం యొక్క కష్టం స్థాయిని సర్దుబాటు చేయడంలో సహాయపడుతుంది ఈ రోజుల్లో ఒక మినీ ప్రాజెక్ట్ ప్రతి సెమిస్టర్లో లేదా ప్రతి సంవత్సరం కనీసం ఒక ప్రాక్టీస్గా ఉంది ఉదాహరణకు ఒక మినీ ప్రాజెక్ట్ అసెస్మెంట్ సాధనాల్లో ఒకటిగా ఉంటే అది ప్రతిష్టాత్మకంగా ఉండవచ్చు సరిపోదు మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ను పరిగణించిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి మీరు విద్యార్థుల సమూహానికి వనరులను ప్రాజెక్ట్ యొక్క పరిధిని చక్కగా ట్యూన్ చేయాలి మరియు దానిని సవాలుగా మార్చడానికి మార్గాలు మరియు మార్గాలను కనుగొనాలి మినీ ప్రాజెక్ట్ను చక్కగా తీర్చిదిద్దడానికి కొంత ప్రయత్నం అవసరం మినీ ప్రాజెక్టులకు సంబంధించి పనితీరుపై పరిశీలనలను రికార్డ్ చేయడం ద్వారా మినీ ప్రాజెక్ట్ను నిరంతరం చక్కగా ట్యూన్ చేయగలుగుతారు విద్యార్థుల పనితీరును ఇలా పట్టుకోవచ్చు మీరు ప్రతి విద్యార్థి పనితీరును ఈ వర్గాలుగా విభజించవచ్చు ఇది సూచిక మాత్రమే ఒకరు కావాలనుకుంటే అతను ఆమె కూడా శాతాన్ని గొప్ప అభిప్రాయాన్ని ఇస్తుంది పరిశీలన కోసం మరో అభిప్రాయం ఉంది తరచుగా ఏమి జరుగుతుందంటే నేను ఒక నిర్దిష్ట బ్యాచ్కు ఒక కోర్సును బోధిస్తున్నప్పుడు వారి నేపథ్యాన్ని బట్టి మీరు నెమ్మదిగా లేదా చాలా వేగంగా వెళుతున్నారని వారు కనుగొంటారు ఇది చాలా నెమ్మదిగా ఉంటే విద్యార్థులు ఆసక్తిని కోల్పోతారు అది చాలా వేగంగా ఉంటే వారు కూడా మానసికంగా తప్పుకుంటారు మీరు సెమిస్టర్ ఫీడ్బ్యాక్ ముగింపు కోసం వేచి ఉంటే అప్పుడు ఉపాధ్యాయుడు పెద్దగా ఏమీ చేయలేరు కాబట్టి సెమిస్టర్ మధ్యలో కనీసం ఒకటి లేదా రెండుసార్లు అభిప్రాయాన్ని కలిగి ఉండటం మంచిది కాబట్టి మీరు సెమిస్టర్ మధ్యలో అభిప్రాయాన్ని తీసుకుంటే అభ్యాస నాణ్యతను మెరుగుపరిచేందుకు బోధకుడికి బోధనలో చిన్న సర్దుబాట్లు చేయడానికి ఇది అనుమతిస్తుంది బోధకుడు సాధారణ అభిప్రాయ రూపాన్ని సృష్టించవచ్చు మేము ఇక్కడ ఒక నమూనాను చూపుతాము కోర్సు యొక్క కోర్సు ఫలితాలను మొదటి కొన్ని తరగతులలో ఉపాధ్యాయుడు స్పష్టం చేస్తారు ఉదాహరణకు సున్నా అంటే స్పష్టంగా లేదని 5 అంటే స్పష్టంగా ఉందని మీరు గుర్తించవచ్చు కాబట్టి మీరు చివరి వరుసలో 0 మరియు 5 మధ్య సంఖ్యను ఉంచవచ్చు తరగతి గది బోధన పేర్కొన్న కోర్సు ఫలితాలతో అమరికలో ఉంది అలైన్మెంట్ లో లేకపోతే జీరో అని అలైన్మెంట్ లో ఉంటే 5 అని గుర్తించవచ్చు కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల ఉపాధ్యాయులు లేదా ఇతర అంశాలు ప్రధాన అంశానికి దూరంగా కొంత సమయం గడుపుతారు బోధన యొక్క వేగాన్ని అనుసరించడం సౌకర్యంగా ఉంటుంది ప్రతి వ్యక్తి తన వేగంతో మాట్లాడుతుంటాడు దానితో విద్యార్థులు సౌకర్యంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు దాని కోసం గురువు తనను తాను సర్దుబాటు చేసుకోవాలి భావనలు మరియు విధానాలు వివరించబడ్డాయి విద్యార్థులు తరగతి గదిలో వివరణలు పొందటానికి స్వేచ్ఛగా ఉన్నారు తరగతి గదిలో కమ్యూనికేషన్ ప్రభావవంతంగా ఉంది మరియు సుద్దబోర్డు లేదా వైట్బోర్డ్ లేదా పిపిటి తక్షణమే అందుబాటులో లేదు Yhe పాఠ్య పుస్తకం సూచించినట్లు మంచిది కానీ అది లైబ్రరీలో లేదు లేదా తక్షణమే అందుబాటులో లేదు ఈ రోజుల్లో అభ్యాస సామగ్రి లభ్యత పెద్ద సమస్య కాదు మీరు 8 అంశాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు మరియు ఇక్కడ ఇచ్చిన విధంగా మీరు ఖచ్చితంగా వస్తువులను వ్రాయవలసిన అవసరం లేదు కాబట్టి సొంతంగా తక్కువ సంఖ్యలో ప్రశ్నలతో రూపొందించవచ్చు తద్వారా ఇది ఉపాధ్యాయుడికి మంచి అభిప్రాయంగా పనిచేస్తుంది మరియు తదనుగుణంగా అతను ఆమె చిన్న సర్దుబాట్లు చేయవచ్చు మీరు ఒక సెమిస్టర్లో ఒకసారి లేదా రెండుసార్లు సెమిస్టర్లో లేదా సాధారణంగా మొదటి పరీక్ష తర్వాత మరియు రెండవ పరీక్ష తర్వాత వెంటనే చేయవచ్చు ఈ సర్వే చేయడానికి తగిన సమయం ఏమిటో మీరు ఎంచుకోవచ్చు విద్యార్థి ప్రతిస్పందన ఆధారంగా మీరు విద్యార్థుల అభిప్రాయాల సారాంశాన్ని ప్రకటనల సమితిగా వ్రాస్తారు 60 మంది విద్యార్థులు ఉంటే వారు మీ అభిప్రాయాన్ని ఇచ్చారు దాని ఆధారంగా మీరు మీ కోసం నోట్స్ను స్టేట్మెంట్ల సమితిగా వ్రాస్తారు మీకు కావాలంటే మీరు దీనికి మరిన్ని అడ్డు వరుసలను జోడించవచ్చు విద్యార్థుల పనితీరును ట్రాక్ చేయడం మరో ప్రధాన కార్యాచరణ ఈ రోజు స్ప్రెడ్షీట్ను సృష్టించడం మరియు ఏ సమాచారం ఎక్కడ వ్యాఖ్యలు చేసినా లేదా మీరు కార్యకలాపాల కోసం సంఖ్యలను కలిగి ఉన్న చోట నమోదు చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మీరు స్ప్రెడ్షీట్ నుండి సులభంగా లెక్కించవచ్చు మీరు విద్యార్థులను వర్గీకరించవచ్చు ఏ విద్యార్థి ఏ ప్రాంతంలో బాగా పని చేస్తున్నారో తెలుసుకోవచ్చు MOODLE వంటి అభ్యాస నిర్వహణ వ్యవస్థను ఉపయోగిస్తే విద్యార్థులను ట్రాక్ చేసే అనేక పద్ధతులు సాధ్యమవుతాయి అభ్యాస నిర్వహణ వ్యవస్థను ఉపయోగించడంపై ఇది కొంచెం ప్రకటన అని మీరు చెప్పవచ్చు విద్యార్థులతో మీ పరస్పర చర్యను మీరు మరింతగా ఉపయోగించుకోవచ్చు వ్యాయామం మీ కోర్సు కోసం మీ స్వంత మిడ్ సెమిస్టర్ విద్యార్థుల ఫీడ్బ్యాక్ ఫారమ్ను రూపొందించండి దయచేసి దీన్ని 8 అంశాల కంటే ఎక్కువ చేయవద్దు ఎందుకంటే ఇది పెద్ద రూపం లేదా చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ ఆసక్తిని కోల్పోతారు ఇది అమలు దశ ముగింపు మరియు తదుపరి యూనిట్లో మేము దశను అంచనా వేసే ప్రక్రియలను పరిశీలిస్తాము మీ దృష్టికి చాలా ధన్యవాదాలు